ఈ మాడ్యూల్కు స్వాగతం కాబట్టి మనం అదే ఉపన్యాసాన్ని కొనసాగిస్తున్నాము మరియు నేను చెప్పినట్లుగా మనం కొన్ని మాడ్యూళ్ళగా విభజించాము 2 లేదా 3 మొదటి మాడ్యూల్ లో విద్యుత్ సరఫరా పరంగా టెర్మినల్స్ పరంగా అనంతమైన ఇన్పుట్ ఇంపిడెన్స్ అనంతమైన గైన్ 0 అవుట్పుట్ ఇంపిడెన్స్ అనంతమైన బ్యాండ్ విడ్త్ కలిగి ఉన్న ఐడియల్ ఆప్ ఆంప్ పరంగా ఆప్ ఆంప్ యొక్క లక్షణాలను మనం చూశాము సరే ఆపై మనం సమతుల్య వర్సెస్ అసమతుల్య అవుట్పుట్ సమతుల్య వర్సెస్ అసమతుల్య విద్యుత్ సరఫరా సమతుల్య విద్యుత్ సరఫరాను ఎలా వర్తింపజేయాలి అసమతుల్య సరఫరాను ఎలా వర్తింపజేయాలి ఇంకా అవుట్పుట్ 7 మరియు 4 నుండి తీసుకోబడిందా లేదా టెర్మినల్ 6 మరియు గ్రౌండ్ మధ్య తీసుకోబడిందా ఒకవేళ 7 మరియు 4 మధ్య ఉంటే ఇది 6 మరియు భూమిలో తేలుతోంది అప్పుడు మనం అవుట్పుట్ను ఎలా తీసుకుంటున్నామో మనకు ఇప్పటికే తెలుసు ఇప్పుడు ఈ ప్రత్యేకమైన మాడ్యూల్లో మనం చూసేది ఆప్ ఆంప్స్లో ఫీడ్ బ్యాక్ ఇంకా మరిన్ని ఉపయోగాలు కూడా మీ దగ్గర ఆప్ ఆంప్ ఉంటే మరియు అది ఓపెన్ లూప్ ఆప్ ఆంప్ అయితే ఆప్ ఆంప్ యొక్క అంతర్గత సూత్రం విఅవుటు ఇన్పుట్ టెర్మినల్స్ యొక్క వ్యత్యాసము గైన్ కి సమానం అంటేVout Vnon inverting -Vinverting గైన్ కాబట్టి V V కంటే ఎక్కువగా ఉంటే అప్పుడు అవుట్పుట్ సానుకూలంగా ఉంటుంది కాబట్టి ఒకవేళ నా వద్ద V ఉంటే V 2 వోల్ట్స్ అనుకుందాం V 1 వోల్ట్ అనుకుందాం అప్పుడు వోల్టేజ్ డిఫరెన్స్ ఏమిటి వోల్టేజ్ డిఫరెన్స్ గైన్ ఉంటుంది అది 1 గైన్ ఒకవేళ Vinverting Vnon inverting కంటే ఎక్కువగా ఉంటే అవుట్పుట్ ప్రతికూలంగా ఉంటుంది అవునా కాబట్టి మనం ఇప్పుడు నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్లోని వోల్టేజ్ 1 వోల్ట్ అని ఇన్వర్టింగ్ టెర్మినల్ వద్ద వోల్టేజ్ 2 వోల్ట్స్ అని పరిగణిద్దాం ఈ సందర్భంలో నా వద్ద గైన్ ఉంటుంది అది గైన్ కాబట్టి అవుట్పుట్ ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి నా Vin V కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు అవుట్పుట్ ప్రతికూలంగా ఉంటుంది ఇప్పుడు 200000 లేదా 250000 గైన్ ఈ పరికరాన్ని ఆచరణాత్మకంగా పనికి రాకుండా చేస్తుంది సరే ఎందుకంటే ఇది అనంతమైన గైన్ అయితే నేను ఈ పరికరాన్ని ఎలా ఉపయోగించగలను నేను ఈ పరికరాన్ని ఉపయోగించలేను అందుకే ఫీడ్బ్యాక్ చాలా ముఖ్యమైనది సరే ఎందుకంటే చాలా ఎక్కువ గైన్ కలిగి ఉంటే నేను ఏమి చేస్తాను సరే అది నాకు పనికి రాదు కాబట్టి ఇది ఉపయోగకరంగా ఉండటానికి మనం ఫీడ్బ్యాక్ ని అనువర్తించాలి కాబట్టి ఫీడ్బ్యాక్ లో ఒకటి ప్రతికూల ఫీడ్బ్యాక్ మరొకటి సానుకూల ఫీడ్బ్యాక్ కాబట్టి మనం చూద్దాం ఒక్క స్వీయ నియంత్రిత ప్రతికూల ఫీడ్బ్యాక్ పాలనలో తప్పఅనంతమైన గైన్ వ్యర్థమని అంటే నేను ప్రతికూల ఫీడ్బ్యాక్ వర్తింపజేస్తే నేను ఎంచుకున్న రెసిస్టర్లు లేదా భాగాల ప్రకారం నా గైన్ లను సర్దుబాటు చేయవచ్చు మరియు నేను ఆపరేషనల్ యాంప్లిఫైయర్ ను మెరుగైన సామర్థ్యంతో ఉపయోగించగలను కాబట్టి అనంతమైన గైన్ నిరుపయోగంగా ఉంటుంది ఒక్క స్వీయ నియంత్రిత ప్రతికూల ఫీడ్బ్యాక్ లో తప్ప కాబట్టి ప్రతికూల ఫీడ్బ్యాక్ చెడ్డది మరియు సానుకూల ఫీడ్బ్యాక్ మంచిది అనిపిస్తుంది సరే కాబట్టి ఒకవేళ నేను మీకు ప్రతికూల ఫీడ్బ్యాక్ ఇస్తే మీరు ఆనందించరు మరియు నేను సానుకూల స్పందన ఇస్తే ఓహ్మీరు అద్భుతమైన విద్యార్థి అని లేదా ఎవరైనా నాకు నేను ఒక అద్భుతమైన గురువు అని చెబితే నేను చాలా ఆనందంగా ఉంటాను ఇది మానవ స్వభావం కానీ Op amp లో నేను మీకు సానుకూల ఫీడ్బ్యాక్ ఇస్తాను అని మీరు ఒకవేళ op amp కి చెబితే అది సంతోషంగా ఉండదు అంటే op amp ఆసిలేట్ అవ్వడం ప్రారంభిస్తుంది మనం నియంత్రించలేము కాని నేను ప్రతికూల ఫీడ్బ్యాక్ వర్తింపజేస్తే op amp సమర్ధవంతంగా పనిచేస్తుంది కాబట్టి మనకు ఎలా అనిపిస్తుందో దానికి ఒక రకమైన విరుద్ధంగా ఉంటుది ఆప్ ఆంప్ కి మనకు సానుకూల ఫీడ్బ్యాక్ మంచిది ప్రతికూల ఫీడ్బ్యాక్ మంచిది కాదు ఆప్ ఆంప్ కి ప్రతికూల ఫీడ్బ్యాక్ మంచిది సానుకూల ఫీడ్బ్యాక్ యొక్క ఉపయోగాన్ని కూడా చూస్తాము సరేకానీ ప్రతికూల ఫీడ్బ్యాక్ చాలా ముఖ్యం ఎందుకంటే ప్రతికూల ఫీడ్బ్యాక్ ఉపయోగించి మనం చాలా సర్క్యూట్లను సృష్టించవచ్చు కాబట్టి మళ్ళీ స్లైడ్కు తిరిగి వచ్చి గమనిద్దాం ప్రతికూల ఫీడ్బ్యాక్ చెడుగా సానుకూల ఫీడ్బ్యాక్ మంచిగా ఉన్నట్లు అనిపిస్తుంది కాని ఎలక్ట్రానిక్స్లో సానుకూల ఫీడ్బ్యాక్ అంటే రన్ అవేలేదా డోలనం మరియు ప్రతికూల ఫీడ్బ్యాక్ అంటే స్థిరత్వం స్థిరత్వం అంతా సరే కాబట్టిఫీడ్బ్యాక్ రకం కి ప్రాముఖ్యం లేదు ఏ ఫీడ్బ్యాక్ అయినాఎల్లప్పుడూ దాని నుండి మీరు ఏదో నేర్చుకోండి మరియు దాని నుండి మెరుగుపరచడానికి ప్రయత్నించండి కాబట్టి మీరు ఎలక్ట్రానిక్స్ గురించి మాట్లాడేటప్పుడు ఆప్ ఆంప్ కోసం సానుకూల ఫీడ్బ్యాక్ డోలనాన్ని కలిగిస్తుంది లేదా డోలనాలను ఉత్పత్తి చేస్తుంది మరియు ప్రతికూల ఫీడ్బ్యాక్ స్థిరత్వానికి దారితీస్తుంది సరే కాబట్టి అవుట్పుట్ను ఈ ఇన్వర్టింగ్ టర్మినల్కు కట్టివేయడం ఉహించుకోండి ఇలా ఇది తిరిగి ఇన్వర్టింగ్ టెర్మినల్కు అనుసంధానించబడి ఉంది మీరు ఇక్కడ చూడవచ్చు ఒకవేళ అవుట్పుట్ Vin కంటే తక్కువగా ఉంటే సానుకూలంగా ఉంటుందిఎందుకంటే ఇది Vin ఇక్కడ ఉంది సరే Vin 2 వోల్ట్స్ అనుకుందాం అప్పుడు అవుట్పుట్ 1 వోల్ట్ ఉంటుంది ఫీడ్బ్యాక్ 1 వోల్ట్ కాబట్టి ఇన్వర్టింగ్ Vin ఇక్కడ సానుకూలంగా ఉంది ఇది నాన్ ఇన్వర్టింగ్ ఇది ఇన్వర్టింగ్ అంటే 2 1 1 కాబట్టి అవుట్పుట్ సానుకూలంగా ఉండాలి సరే ఒకవేళ Vin కంటే అవుట్పుట్ ఎక్కువగా ఉంటే అంటే నేను ఈ వోల్టేజ్ను నియంత్రించగలిగితే ఈ అవుట్పుట్ ఉంది మరియు నేను 2 వోల్ట్స్ ను వర్తింపజేస్తే నా అవుట్పుట్ ఇప్పుడు సానుకూలంగా ఉంటుంది ఇప్పుడు ఇలా అనుకుందాం నా op amp 4 వోల్ట్స్ ఇక్కడకు వస్తాయి కాబట్టి ఇన్వర్టింగ్ వద్ద వోల్టేజ్ నాన్ ఇన్వర్టింగ్ వద్ద వోల్టేజ్ కంటే ఎక్కువగా ఉంటుంది అవుట్పుట్ ప్రతికూలంగా వెళుతుందా అని ప్రయత్నిద్దాం అవుట్పుట్ ప్రతికూలం చాలా సులభం సరియైనది చాలా సులభం కాబట్టి అవుట్పుట్ Vin కంటే ఎక్కువగా ఉంటే అవుట్పుట్ ప్రతికూలంగా మారుతుంది అంటే అవుట్పుట్ ప్రతికూల ఫలితానికి దారి తీస్తుంది అవుట్పుట్ వేగంగా తనని తాను బలవంతంగా Vin కి ఖచ్ఛితంగా సమానం చేసుకుంటుంది అంటే ఖచ్చితంగా Vin చాలా సులభం సరియైనది కాబట్టి ఇప్పుడు op amp ప్రతిదీ చేస్తుంది ఇన్పుట్ Vin ని రెసిస్ట్ చేసే వరకు అవుట్పుట్ను ప్రస్తుత పరిమితిలోనే ముందుకు నడుపుతుంది ఇన్వర్టింగ్ input Vin ని రెసిస్ట్ చేసే వరకు ప్రతికూల ఫీడ్బ్యాక్ స్వీయ సవరణ చేస్తుంది ఈ సందర్భంలో Vin వరకు ఆప్ ఆంప్ లోడ్ ద్వారా విద్యుత్తును నడుపుతుంది కాబట్టి మనకు ఇక్కడ బఫర్ ఉంది అంటే ఇన్వర్టింగ్ ఇన్పుట్ కి ఈ విధంగా ప్రతికూల ఫీడ్బ్యాక్ ఈ సందర్భంలో మనం Vin ని వర్తింపజేస్తే అవుట్పుట్ ఇన్పుట్ తో సరిపోలడానికి ప్రయత్నిస్తుంది అవుట్పుట్ Vin చేరే వరకు ఇన్పుట్ తో సరిపోలడానికి ప్రయత్నిస్తుందిసరే మరియు అవుట్పుట్ ఇన్పుట్ వోల్టేజ్ Vin విలువను నిరోధించే వరకు లోడ్ రెసిస్టర్ ద్వారా లోడ్ కరెంట్ ను opamp డ్రైవ్ చేస్తుంది అంటే అది వోల్టేజ్ ఫాలోవర్ తప్ప మరొకటి కాదు సరే ఎందుకంటే నేను ఏ వోల్టేజ్ అప్లై చేసినా అవుట్పుట్ అదే వోల్టేజ్ ను నిర్వహించడానికి ప్రయత్నిస్తుంది ఏదైతే ఇన్పుట్ కి అనువర్తించించబడిందో కాబట్టి ఇది నా వోల్టేజ్ ఫాలోవర్ గా మారుతుంది ఇది ఇన్పుట్ వద్ద వోల్టేజ్ను అనుసరిస్తుంది లేదా దీనిని బఫర్ అని కూడా పిలుస్తారు ఐతే ఇక్కడ మన దగ్గర ఒక బఫర్ Vin ని సరిహద్దు చేయకుండా V లోకి ఏ కరెంటు అయినా లోడ్ చేయగలదు సరే V వద్ద సోర్సింగ్ ఆప్ ఆంప్ అవుట్పుట్ టెర్మినల్ కరెంటు లేని ఇన్పుట్లను ఇష్టపడదు అంటే మనం చూసిన బంగారు నియమాలలో మనం చూసినది ఏమిటంటే ఇన్పుట్ కరెంట్ను డ్రా చేయదు సరే ఆప్ ఆంప్ యొక్క ఇన్పుట్ కరెంట్ను డ్రా చేయదు కానీ అవుట్పుట్ ఇలా కాదు అవుట్పుట్ టెర్మినల్ కరెంట్ ను ఇష్టానుసారం సోర్స్ మరియు సింక్ చేయగలదు సరే ఇది ఇన్పుట్ లాంటిది కాదుఇన్పుట్ కరెంట్ను తీసుకోదు సరే కాబట్టి మీరు ఈ ప్రత్యేకమైన వాక్యాన్ని గమనించాలి ఇప్పుడు సానుకూల ఫీడ్బ్యాక్ చూద్దాం కాబట్టి ఇన్వర్టింగ్ టెర్మినల్ కు కనెక్ట్ అయ్యే ప్రతికూల ఫీడ్బ్యాక్ బదులుగాఒకవేళ నేను నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ కుఈ అమరికలో కనెక్ట్ చేస్తే ఒకవేళ సానుకూల ఇన్పుట్ Vin కంటే ఎక్కువ అయితే అవుట్పుట్ సానుకూలంగా ఉంటుందిఇది సరైనది సరే అవుట్పుట్ సానుకూలంగా ఉంటుంది ఇది సానుకూల టెర్మినల్ ను మరింత సానుకూలంగా చేస్తుంది మరియు Vin పరిస్థితిని మరింత దిగజారుస్తుంది అంటే Vin ఇన్వర్టింగ్ ఇన్పుట్ సానుకూల ఇన్పుట్ Vin కంటే కొంచెం ఎక్కువగా ఉంటే అవుట్పుట్ సానుకూలంగా ఉంటుంది సరే ఒకవేళ ఇది సానుకూలతను ఇస్తే ఇది ఇన్పుట్ వద్ద మరింత సానుకూలంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు అది నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ కు అనుసంధానించబడి ఉంది మనం చెప్పేది ఏమిటంటే ఒకవేళ నా నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ వద్ద వోల్టేజ్ ఇన్వర్టింగ్ టెర్మినల్ కంటే కొంచెం ఎక్కువ ఐతే నా అవుట్పుట్ సానుకూలంగా ఉంటుంది మరియు ఇది మళ్ళీ సానుకూలం మనం నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కు కనెక్ట్ చేసాము ఇది మరింత సానుకూలంగా చేస్తుంది కాబట్టి ఇది పరిస్థితిని మరింత దిగజార్చుతుందివ్యవస్థ వెంటనే సరఫరా వోల్టేజ్ వద్దకి చేరుకుంటుంది ఇది ప్రారంభ ఆఫ్సెట్ను బట్టి ప్రయాణదిశను మార్చగలదు సరియైనది ప్రారంభ దశను బట్టి ఇతర దిశకు వెళ్లగలదు ఇప్పుడు మనం ఆపరేషన్ యాంప్లిఫైయర్ యొక్క బ్లాక్ రేఖాచిత్రం చూసినప్పుడు బ్లాక్ రేఖాచిత్రం ప్రకారం ఆపరేషన్ యాంప్లిఫైయర్ ఈ క్రింది బ్లాకులను కలిగి ఉందిమొదటిది అవకలన యాంప్లిఫైయర్ దశ రెండవది ఇంటర్మీడియట్ దశను కలిగి ఉంటుంది మూడవది లెవెల్ షిఫ్టర్ దశ మరియు అవుట్పుట్ దశ అంటే నాలుగు ప్రాథమిక దశలు అవకలన యాంప్లిఫైయర్ దశ ఇంటర్మీడియట్ దశ లెవెల్ షిఫ్టర్ దశ మరియు అవుట్పుట్ దశ ను కలిగి ఉంది ఇప్పుడు మనం చూసినప్పుడు ప్రతి దశ యొక్క పాత్ర ఏమిటి అప్పుడు మనం ఆపరేషన్ యాంప్లిఫైయర్ను ఎలా ఉపయోగించవచ్చు ఆపరేషన్ యాంప్లిఫైయర్ ప్రతి దశ యొక్క పాత్ర ఏమిటి ఇవన్నీ మీరు బ్లాక్ రేఖాచిత్రం గురించి మాట్లాడేటప్పుడు మరింత అర్థం చేసుకుంటారు కాబట్టి మళ్ళీ తెరపై గమనిస్తే మనకు నాలుగు దశలు ఉన్నాయి మొదటి దశ ఇన్పుట్ దశ లేదా అవకలన దశ ఇది రెండు సంకేతాల మధ్య వ్యత్యాసాన్ని యాంప్లిఫై చేస్తుంది ఎందుకంటే అవకలన దశ కి ఇన్పుట్ రెసిస్టెన్స్ చాలా అధికం ఇన్పుట్ మూలాల నుండి సున్నా కరెంటు డ్రా చేస్తుందిఇంతకు ముందు మనం చర్చించినది కూడా ఇదే ఈ దశ ఆపరేషన్ యాంప్లిఫైయర్ యొక్క ఇన్పుట్ దశ మనకు అధిక ఇన్పుట్ ఇంపెడెన్స్ ఉన్న దశ అవుతుంది మరియు ఇది ఇన్పుట్ మూలాల నుండి కరెంట్ తీసుకోదు ఇంటర్మీడియట్ దశ ప్రత్యక్ష సంధానం లేదా అత్యధిక గైన్ లెవెల్ షిఫ్టర్ దశను ఉపయోగించింది ఈ లెవెల్ షిఫ్టర్ దశ DC వోల్టేజ్ స్థాయిని సున్నా కి మారుస్తుంది ఎందుకంటే ఏ DC స్థాయి తోనూ అవుట్పుట్ అవసరం లేదని మనకి తెలుసు కాబట్టి DC వోల్టేజ్ స్థాయి సున్నా కి దగ్గరగా ఉంటుంది లెవెల్ షిఫ్టర్ DC స్థాయిని సున్నా కి మారుస్తుంది మరియు దీనిని రెండు టెర్మినళ్లను కలిగి ఉన్న రెండు దూర టెర్మినళ్ల ద్వారా సర్దుబాటు చేయవచ్చు మనం దీన్ని మాన్యువల్ గా సర్దుబాటు చేయవచ్చు పవర్ యాంప్లిఫైయర్ దశలో చాలా తక్కువ అవుట్పుట్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి అవుట్పుట్ వోల్టేజ్ లోడ్ విలువ ఎంత ఉన్నా అది వోల్టేజ్ ఫాలోవర్ కావచ్చు అది కూడా బఫర్ కావచ్చు కాబట్టి మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఒక ఆప్ ఆంప్ అంతర్గత సర్క్యూట్ కలిగి ఉంటుంది ఇది స్కీమాటిక్లో చూపబడుతుంది ఏదేమైనా ఇప్పుడు చాలా మంది ఆప్ ఆంప్స్ ను మాస్ ఫెట్స్ ను ఉపయోగిస్తున్నారు మరియు బిజెటి లను కాదని గుర్తుంచుకోండి బిజెటి లు చాలా అరుదుగా ఉపయోగించబడతాయి బిజెటి లు సర్క్యూట్ లో చాలా అరుదుగా ఉపయోగించబడతాయి మీరు మాస్ ఫెట్ ల వాడకాన్ని కనుగొంటా కాబట్టి IC యొక్క ముఖ్యమైన బిల్డింగ్ బ్లాక్ ను ఇప్పుడు గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం IC యొక్క ముఖ్యమైన బిల్డింగ్ బ్లాక్ ఒక అవకలన యాంప్లిఫైయర్ ఇది రెండు సంకేతాల మధ్య వ్యత్యాసాన్ని యాంప్లిఫై చేస్తుంది అద్భుతమైన స్థిరత్వం నాయిస్ మరియు ఇంటరెఫరెన్సు సిగ్నల్ కి అధిక ఇమ్మ్యూనిటీ కలిగి ఉంది అందువల్ల చాలా అనలాగ్ సర్క్యూట్లు DC నుండి అధిక పౌన పున్య అనువర్తనాల వరకు ఉపయోగించబడతాయి అవకలన యాంప్లిఫైయర్ ఉపయోగించబడుతుంది మనం ఆపరేషన్ యాంప్లిఫైయర్ గురించి మాట్లాడేటప్పుడు చాలావరకు అనువర్తనంలో అవకలన యాంప్లిఫైయర్ ఉపయోగించబడుతుంది ఇప్పుడు ఆపరేషన్ యాంప్లిఫైయర్ ఆప్ ఆంప్ యొక్క లక్షణాలకు వద్దాం ఆపరేషన్ యాంప్లిఫైయర్ యొక్క లక్షణాల ను మనం అప్పుడే చూసాము అది ఓపెన్ లూప్ గైన్ ఫీడ్ బ్యాక్ వర్తించనప్పుడు ఆప్ ఆంప్ వోల్టేజ్ గైన్ కలిగి ఉంది అందుకే ఓపెన్ లూప్ అంటే ఫీడ్ బ్యాక్ వర్తించదు మరియు ఆచరణాత్మకంగా ఇది అనేక 1000 లు మనం చూసాం ఆచరణాత్మక op amp ఇన్పుట్ ఇంపిడెన్స్ అనేక 1000 లు ఇప్పుడు ఇన్పుట్ ఇంపిడెన్స్ అనంతం మరియు సాధారణంగా ఒక మెగా ఓం కంటే ఎక్కువగా ఉంటుంది కాని ఇన్పుట్ దశ కోసం FET లను ఉపయోగించడం ద్వారా మనం ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ని ఉపయోగించినప్పుడు మీరు చూసే అనేక మెగా ఓమ్లకు పెంచవచ్చు ఇన్పుట్ ఇంపిడెన్స్ అనేక 100ల మెగా ఓమ్లకు పెరుగుతుంది అవుట్పుట్ ఇంపిడెన్స్ కొన్ని వందల ఓంల క్రింద ఉంటుంది ప్రతికూల ఫీడ్ బ్యాక్ సహాయంతో దీనిని 1 లేదా 2 ఓంలకు తగ్గించవచ్చు చాలా చిన్న మార్గం ఆచరణాత్మక ఆప్ ఆంప్ ఓపెన్ లూప్ అమరిక లో బ్యాండ్ విడ్త్ చాలా చిన్నది ప్రతికూల ఫీడ్ బ్యాక్ వర్తింపజేయడం ద్వారా బ్యాండ్ విడ్త్ ని కావలిసిన విలువకి పెంచవచ్చు ఆప్ ఆంప్ విషయంలో బ్యాండ్ విడ్త్ చాలా తక్కువగా ఉంటుంది కానీ మనం సరైన ప్రతికూల ఫీడ్ బ్యాక్ ని వర్తింపజేస్తే మనం బ్యాండ్ విడ్త్ ని పెంచవచ్చు ఇప్పుడు ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం కాబట్టి ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ అంటే ఏమిటి రెండు ఇన్పుట్ టెర్మినల్స్ గ్రౌండ్ అయినప్పుడు ఇప్పుడు చూద్దాం ఆప్ ఆంప్ యొక్క ఇన్పుట్ టెర్మినల్స్ రెండింటినీ గ్రౌండ్ చేస్తాము ఐడియల్ గా అవుట్పుట్ వోల్టేజ్ సున్నా ఉండాలి అది సరైనదే నేను ఆపరేషన్ యాంప్లిఫైయర్ తీసుకుంటాను మరియు నా ఇన్వర్టింగ్ మరియు నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్స్ రెండింటినీ నేను గ్రౌండ్ చేస్తున్నాను అని నేను చెబితే అవుట్పుట్ వోల్టేజ్ Vo సున్నా ఉండాలి ఇది సరైనది నేను ఉహిస్తున్నాను ఎందుకంటే నేను దీనిని గ్రౌండ్ చేసాను ఇన్పుట్ వద్ద వోల్టేజ్ లేదు అవుట్పుట్ వద్ద వోల్టేజ్ సున్నా ఉండాలి ఇప్పుడు ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం కాబట్టి ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ అంటే ఏమిటి రెండు ఇన్పుట్ టెర్మినల్స్ గ్రౌండ్ అయినప్పుడు ఇప్పుడు చూద్దాం ఆప్ ఆంప్ యొక్క ఇన్పుట్ టెర్మినల్స్ రెండింటినీ గ్రౌండ్ చేస్తాము ఐడియల్ గా అవుట్పుట్ వోల్టేజ్ సున్నా ఉండాలి అది సరైనదే నేను ఆపరేషన్ యాంప్లిఫైయర్ తీసుకుంటాను మరియు నా ఇన్వర్టింగ్ మరియు నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్స్ రెండింటినీ నేను గ్రౌండ్ చేస్తున్నాను అని నేను చెబితే అవుట్పుట్ వోల్టేజ్ Vo సున్నా ఉండాలి ఇది సరైనది నేను ఉహిస్తున్నాను ఎందుకంటే నేను దీనిని గ్రౌండ్ చేసాను ఇన్పుట్ వద్ద వోల్టేజ్ లేదు అవుట్పుట్ వద్ద వోల్టేజ్ సున్నా ఉండాలి అయినప్పటికీ ఆచరణాత్మక ఆప్ ఆంప్ విషయంలో అవుట్పుట్ వోల్టేజ్ సున్నా కాదు కాబట్టి మీరు ఇదే విధమైన ప్రయోగం చేస్తే కొంత వోల్టేజ్ మిల్లివోల్ట్లలో ఉన్నట్లు మీరు చూస్తారు మీరు ఈ 2 3 6 7 4 ఇలా వ్రాస్తే ఆప్ ఆంప్ యొక్క అవుట్పుట్ టెర్మినల్ మీకు కనిపిస్తుంది op amp వద్ద అవుట్పుట్ కొన్ని మిల్లివోల్ట్లుగా ఉంటుంది కానీ సున్నా కాదు సున్నా కాదు కాబట్టి ఇన్పుట్ టెర్మినల్స్ రెండూ గ్రౌన్దేడ్ అయినప్పుడు మరోసారి చూద్దాం అవుట్పుట్ వోల్టేజ్ ఐడియల్ గా సున్నా ఉండాలి ఏది ఏమయినప్పటికీ ఆచరణాత్మక ఆప్ ఆంప్ విషయంలో సున్నా కాకుండా అవుట్పుట్ వోల్టేజ్ ఉన్నట్లయితే అవుట్పుట్ వోల్టేజ్ మిల్లివోల్ట్లలోని సున్నా కాని చిన్న వోల్టేజ్ మిల్లివోల్ట్లలోని చిన్న వోల్టేజ్ ని ఇన్పుట్ టెర్మినల్లో ఒకదానికి వర్తించాల్సిన అవసరం ఉంది ఈ డిసి వోల్టేజ్ Vios చేత సూచించబడిన ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ చాలా ముఖ్యమైనది కాబట్టి మనం చెప్పేది ఏమిటంటే ఇన్వర్టింగ్ మరియు నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ ను గ్రౌండ్ చేసినప్పుడు కొంత అవుట్పుట్ మిల్లివోల్ట్ల లో ఉన్నందున మనం ఇన్వర్టింగ్ లేదా నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ వద్ద ఒక చిన్న వోల్టేజ్ను వర్తింపజేయాలి అవుట్పుట్ వోల్టేజ్ ని సున్నా చేయడానికి మీకు అర్థమైందా కాబట్టి ఈ చిన్న వోల్టేజ్ మనం వర్తింపజేస్తున్న ఈ చిన్న DC వోల్టేజ్మన ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ అంటారు ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ Vios ద్వారా సూచించబడుతుంది మంచిది కాబట్టి తదుపరి విషయం ఏమిటంటే ఇన్పుట్ బయాస్ కరెంట్ ఇప్పుడు మనం ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ చూశాము అంటే ఇప్పుడు ఇన్పుట్ బయాస్ కరెంట్ కాబట్టి ఐడియల్ ఆప్ ఆంప్ కి కరెంట్ ఇన్పుట్ టెర్మినల్స్ లోకి ప్రవహించలేదు మనం సరైన బంగారు నియమాన్ని చూశాము చాలా చిన్నది కరెంట్ లేనట్లే చాలా చిన్నది ఇది మీరు ఇక్కడ చూసే కరెంట్ కాదు ఇది 10 6నుండి 10 14 యంపీయర్లు క్రమం చాలా చిన్నది సరియైనది చాలా ఆప్ ఆంప్స్ అవకలన యాంప్లిఫైయర్ను ఇన్పుట్ స్టేజ్ గా ఉపయోగిస్తాయి అవకలన యాంప్లిఫైయర్ యొక్క 2 ట్రాన్సిస్టర్ల సరిగ్గా బయాస్ సరిగ్గా ఉండాలి కానీ ఆచరణాత్మకంగా ఆ ట్రాన్సిస్టర్ల యొక్క ఖచ్చితమైన సరిపోలికను పొందడం సాధ్యం కాదు కాబట్టి నేను అవకలన యాంప్లిఫైయర్ ఉపయోగిస్తే ట్రాన్సిస్టర్ ఒకటి ఉందని మరియు ట్రాన్సిస్టర్ 2 ఉందని మీరు చూస్తారు ఇప్పుడు ఈ ట్రాన్సిస్టర్ సరిగ్గా బయాస్ తో ఉండాలి అవునా కాబట్టి తయారీ కారణంగా మీ β లో చిన్న మార్పు ఉంటుంది β లో చిన్న మార్పు కారణంగా ట్రాన్సిస్టర్ T1 మరియు T2 ల మధ్య చిన్న మార్పు ఉంటుంది మరియు దాని కారణంగా మీరు ట్రాన్సిస్టర్ T1 మరియు T2 లను సరిగ్గా బయాస్ చేయలేరు దీనివల్ల ఒక చిన్న ఇన్పుట్ కరెంట్ ఉంటుంది ఆప్ ఆంప్ ఇన్పుట్ టెర్మినల్స్ లోకి ప్రవహించే ఒక చిన్న కరెంట్ ఉంది ఆప్ ఆంప్ ఇన్పుట్ టెర్మినల్స్ రెండు ట్రాన్సిస్టర్ బేస్ టెర్మినళ్లు చిన్న డిసి కరెంట్ను నిర్వహించవు ట్రాన్సిస్టర్ల యొక్క ఈ చిన్న బేస్ కర్రెంట్లు ఏమీ లేవు అయితే బయాస్ కర్రెంట్లు Ib1 మరియు Ib2 గా సూచించబడతాయి అయితే నేను తప్పుగా ప్రకటనగా చెప్పాను వాస్తవానికి రెండు ట్రాన్సిస్టర్ల బేస్ టెర్మినల్స్ అయిన ఇన్పుట్ టెర్మినల్స్ చిన్న DC కరెంట్ను నిర్వహిస్తాయి కాబట్టి నేను అప్లై చేసినప్పుడు ఐడియల్ ఆపరేషన్ యాంప్లిఫైయర్ విషయంలో నేను చూసినప్పుడు ఇన్పుట్ కరెంట్ ను ఆకర్షించదు ఇన్పుట్ కరెంట్ ను ప్రవహించదు మనం దానిని చూశాము కాని ఆచరణాత్మక ఆప్ ఆంప్స్ విషయంలో ఇన్పుట్ కొంత కరెంట్ ని ప్రవహిస్తుంది చాల చిన్న కరెంటు అని మీరు చూస్తారు ఎందుకంటే అవకలనంలోని రెండు ట్రాన్సిస్టర్ను మనం బయాస్ చేయలేము ఆపరేషన్ యాంప్లిఫైయర్ యొక్క మొదటి దశ అవకలన దశలో రెండు ట్రాన్సిస్టర్లు ఉన్నాయి నేను ప్రస్తుతం బయాస్ చేయలేను ఎందుకంటే నేను సరిగ్గా బయాస్ చేయలేను నేను చూసేది రెండు ట్రాన్సిస్టర్ల యొక్క బేస్ టెర్మినల్ కొంత మొత్తంలో DC కరెంట్ను నిర్వహిస్తుంది మరియు ట్రాన్సిస్టర్ను నిర్వహిస్తున్న ఈ చిన్న DC కరెంట్ను Ib1 మరియు Ib2 చే సూచిస్తారు Ib1 మరియు Ib2 ఇది నా బయాస్ కరెంట్ ఇవి చిన్నవి ఇవి ఏమీ కాదు కానీ నా బయాస్ కరెంట్స్ Ib1 మరియు Ib2 మీకు అర్థమయ్యాయి మీకు తేలికైనది సరియైనది నేను మరోసారి పునరావృతం చేస్తాను ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనది ఇన్పుట్ బయాస్ కరెంట్ ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ చాలా ముఖ్యమైనది కాబట్టి ఇప్పుడు ఐడియల్ ఆప్ ఆంప్ కోసం చూద్దాం ఇన్పుట్ టెర్మినల్లోకి కరెంట్ ప్రవాహాలు లేవు కరెంట్ ప్రవాహాలు ఇన్పుట్ టెర్మినల్ లోకి లేవు కానీ వాస్తవ ఆప్ ఆంప్లో ఆచరణాత్మక ఆప్ ఆంప్లో కరెంట్ చిన్నదిగా ఉంటుంది కరెంట్ లేదు లేదా ఇది 10 6 నుండి 10 14 ఆంపియర్ ఉంటుంది ఇప్పుడు ఈ కరెంట్ ఎందుకు ప్రవహిస్తుంది ఎందుకంటే ఆపరేషన్ యాంప్లిఫైయర్ యొక్క మొదటి దశలో మనం అవకలన యాంప్లిఫైయర్ ఉపయోగిస్తున్నాము అయితే అవకలన యాంప్లిఫైయర్ అంటే మీరు రెండు ట్రాన్సిస్టర్లను ఉపయోగిస్తున్నారు అప్పుడు ఈరెండు ట్రాన్సిస్టర్లను సరిగ్గా బయాస్ చేయాలి కానీ ఆచరణాత్మకంగా ఇది పూర్తిగా సమగ్ర మైన బయాస్ చేయడం సాధ్యం కాదు ఈ కారణంగా ఈ ట్రాన్సిస్టర్ యొక్క బేస్ చిన్న DC కరెంట్ ను అనుమతిస్తుంది లేదా నిర్వహిస్తుంది మరియు ఈ బేస్ కరెంట్ మనం ట్రాన్సిస్టర్ 2 కోసంIb2 ట్రాన్సిస్టర్ 1 కోసం Ib1 అని చెప్తున్నాము మరియు ఈ Ib1 మరియు Ib2 మీ ఇన్పుట్ బయాస్ కరెంట్ అవుతుంది ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు ఇది సులభం ఇది సులభం తదుపరి స్లైడ్కు వెళ్దాం ఇప్పుడు 3 ఈ విధంగా ఇన్పుట్ బయాస్ కరెంట్ ప్రతి 2 ఇన్పుట్ టెర్మినల్స్ లోకి ప్రవహించేదిగా నిర్వచించవచ్చు అందువల్ల ఇన్పుట్ బయాస్ కరెంట్ ప్రతి రెండు ఇన్పుట్ టెర్మినల్స్ లోకి ప్రవహించే కరెంట్ గా నిర్వచించవచ్చు ఎప్పుడు అవి ఒకే స్థాయిలో బయాస్ లో ఉన్నప్పుడు ఆప్ ఆంప్ సమతుల్యమైనప్పుడు అంతా సరే కాబట్టి మీరు ఇక్కడ చూడగలిగితే మీరు ఇక్కడ చూడవచ్చు నేను ఈ రకమైన కనెక్షన్ చేస్తే నా సర్క్యూట్ను స్కీమాటిక్లో చూపిన విధంగా కనెక్ట్ చేస్తే నా ఆప్ ఆంప్ సమతుల్యమవుతుంది అయితే ఇప్పటికీ Ib1 మరియు Ib2 చేత ఉత్పత్తి చేయబడిన కరెంట్ తక్కువ మొత్తంలో నాన్ ఇన్వర్టింగ్ మరియు ఇన్వర్టింగ్ టెర్మినల్ లోకి ప్రవహిస్తుంది మరియు ఈ రెండు బయాస్ కర్రెంట్లు ఎప్పుడూ ఒకేలా ఉండవు కాబట్టి సగటు ఇన్పుట్ బయాస్కరెంట్ Ib ఈ ప్రత్యేక సూత్రం ద్వారా కనుగొనవచ్చు మనం ఇన్పుట్ బయాస్ కరెంట్ ను కనుగొనవచ్చు కాబట్టి దీని అర్థం ఏమిటంటే ఒకవేళ నా వద్ద Ib1 Ib2 ఉంటే చిన్న మొత్తంలో కరెంట్ ఉంటుంది ఎందుకంటే బయాస్ కరెంట్ లు ఎప్పుడూ ఒకేలా ఉండలేవు సరియైనది అందువల్ల ఇన్పుట్ బయాస్ కరెంట్ అంటే ఏమిటి ఇన్పుట్ బయాస్ కరెంట్ ను ఎలా కనుగొనగలం | Ib1 Ib2 | 2 తీసుకొని ఇన్పుట్ బయాస్ కరెంట్ ను కనుగొనవచ్చు కాబట్టి నా సగటు ఇన్పుట్ బయాస్ కరెంట్ను నేను ఈ విధంగా కనుగొనగలను ఇప్పుడు మరో పదాన్ని చూద్దాం మనం ఇప్పటివరకు చూసినవి ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ అప్పుడు మనం ఇన్పుట్ బయాస్ కరెంట్ చూశాము ఇప్పుడు ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ను చూద్దాం కాబట్టి ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ అంటే Ib1 మరియు Ib2 యొక్క మాగ్నిట్యూడ్లలోని వ్యత్యాసాన్ని ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ అంటారు కాబట్టి సులభం కాబట్టి ఈ సందర్భంలో Ib లేదా ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ కాబట్టి Iios చేత ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ను నేను సూచిస్తున్నాను కానీ |Ib1 Ib2|ప్రస్తుత పరిమాణం 20 నుండి 16 మైక్రోయాంపియర్ల క్రమంలో చాలా చిన్నది ఇది స్థితిలో కొలుస్తారు op amp యొక్క ఇన్పుట్ వోల్టేజ్ సున్నా కాబట్టి ఇన్పుట్ ఆఫ్ సెట్ వోల్టేజ్ op ampసున్నా అనే పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ కొలవవచ్చు కాబట్టి ఇన్పుట్ బయాస్ కరెంట్ ఏమిటో మనం చూస్తాము ఇన్పుట్ బయాస్ కరెంట్ ఏమిటో తెలుసుకోవాలంటే సూత్రం Ib|Ib1Ib2|2 మనం ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ను కనుగొనాలనుకుంటే సూత్రం Ib | Ib1 Ib2 | కు సమానం ఇప్పుడు స్క్రీన్కు తిరిగి వద్దాం ఒకవేళ మనం సమాన DC కర్రెంట్లను వర్తింపజేస్తే అవుట్పుట్ వోల్టేజ్ తప్పనిసరిగా సున్నా అవ్వాలి ఇది సరైనది కానీ ఆచరణాత్మకంగా అవుట్పుట్ వద్ద కొంత వోల్టేజ్ ఉంది ఈ అవుట్పుట్ వోల్టేజ్ ని సున్నా చేయడానికిరెండు ఇన్పుట్ కర్రెంట్లు చిన్న మొత్తంతో విభిన్నంగా తయారవుతాయి ఈ వ్యత్యాసం మరేమి కాదు కానీ మీ ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ మంచిది నేను రెండు ఇన్పుట్లకు సమాన DC కర్రెంట్లను వర్తింపజేస్తే నా అవుట్పుట్ 0 సరిగ్గా ఉండాలి కానీ ఆచరణాత్మకంగా అవుట్పుట్ వద్ద కొంత వోల్టేజ్ ఉంది మీరు భూమిని చూసే అవుట్పుట్ వద్ద ఎల్లప్పుడూ కొంత వోల్టేజ్ ఉంటుంది భూమి అవుట్పుట్ కొంత వోల్టేజ్ కలిగి ఉంటుంది కాబట్టి ఈ వోల్టేజ్ అవుట్పుట్ వోల్టేజ్ 0 కు సమానంగా ఉండేలా ఈ వోల్టేజ్ 0 ను చేయండిరెండు ఇన్పుట్ కర్రెంట్లను ఈ కరెంట్ చిన్న మొత్తంతో విభిన్నంగా తయారవుతాయి మరియు ఈ కరెంట్ చిన్న మొత్తంతో విభిన్నంగా ఉంటుంది తేడా ఏమీ లేదు కానీ నా ఇన్పుట్ కరెంట్ తేడాను ఆఫ్సెట్ చేస్తుంది ఇది ఏమీ కాదు కానీ ఇన్పుట్ ఆఫ్సెట్ ఇన్పుట్ బయాస్ మరియు ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ రెండూ ఉష్ణోగ్రత పై ఆధారపడి ఉంటాయి మనం గుర్తుంచుకోవలసిన మరో విషయంఏమిటంటే ఇన్పుట్ బయాస్ కరెంట్ ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉంటాయి ఇప్పుడు మరొక ఉదాహరణను చూద్దాం కాబట్టి ఉదాహరణ ఏమిటి కాబట్టి అవకలన యాంప్లిఫైయర్ యొక్క ఉద్గారిణి జంట ట్రాన్సిస్టర్ల మూల కర్రెంట్లు 18 మైక్రోయాంపియర్ మరియు 22 మైక్రోయాంపియర్ అయితే అంటే ఇదిIb1 18 మైక్రోయాంపియర్ కు సమానం ఇవ్వబడుతుంది Ib2 22 మైక్రోయాంపియర్ కు సమానం అని ఇవ్వబడింది మరియు మనం అడిగినది మొదటి ఇన్పుట్ బయాస్ కరెంట్ నిర్ణయించబడుతుంది రెండవ ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ నన్ను కనుగొనమని అడిగితే ఈ 2 ఇన్పుట్ బేస్ కరెంట్లు ఈ విధంగా ఇవ్వబడ్డాయి కరెంట్ నాకు తెలుసు ఇన్పుట్ బయాస్ కరెంట్ సూత్రంఅంటే ఏమిటి సూత్రం చాలా సులభం Ib | Ib1 Ib2 | 2 ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ ఏమిటో మీరు ఈ విధంగా లెక్కించవచ్చు ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ అంటే ఏమిటి ఇన్పుట్ బయాస్ కరెంట్ ఏమిటి మీకు ఇచ్చిన ఇన్పుట్ ఆఫ్ విలువలు తెలుసు ఐతే ట్రాన్సిస్టర్ యొక్క బేస్ లోకి ప్రవహించే కరెంట్ విలువలు మీకు తెలుసు ట్రాన్సిస్టర్ల బేస్ సరే ఇది మనం చర్చించిన ఒక ఉదాహరణ ఇంకొక ఉదాహరణ చూద్దాం మరియు ఉదాహరణ ఇన్పుట్ బయాస్ కర్రెంట్లు Ib1 మరియు Ib2 యాంప్లిఫైయర్ ఆపరేషన్ను ఎలా ప్రభావితం చేస్తాయి ఇది అర్ధం చేసుకోవటానికి సరైన ప్రశ్న అయితే బయాస్ కరెంట్ మరియు ఆప్ ఆంప్ యొక్క ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికిఇన్వర్టింగ్ అమరికని పరిశీలిద్దాం కాబట్టి ఇది ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ తరువాతి ఉపన్యాసాలలో ఈ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ గురించి చర్చిస్తాము సరియైనది ఇప్పుడు ఇది ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ అని మీరు చూస్తారు ఇప్పుడు నేను కిర్చోఫ్ యొక్క వోల్టేజ్ చట్టాన్ని వర్తింపజేస్తే నాకు i1రెసిస్టర్ R1 R2 మరియు ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ కోసం గైన్ యొక్క సూత్రం R2 R1ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ యొక్క గైన్ మైనస్ R2 R1 R1 నుండి ప్రవహించే కరెంట్i1 R1 నుండి i1R2 నుండి i2 ఇది Ib1 ఇది Ib2 ఇన్వర్టింగ్ మరియు ఆపరేషన్ యాంప్లిఫైయర్ యొక్క నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్స్ ఇప్పుడు నేను కిర్చోఫ్ యొక్క వోల్టేజ్ చట్టాన్ని వర్తింపజేస్తే నేను i1 కు సమానమైన i1 ను కలిగి ఉంటాను కాబట్టి నేను ఈ ప్రత్యేకమైన మార్గంలో వెళ్ళాలి ఇది ఒకటి మరియు ఇది ఒకటి i1 i2 Ib1 కు సమానం వర్చువల్ గ్రౌండ్ను వర్తింపజేయడం నాకు వర్చువల్ గ్రౌండ్ అని పిలువబడే మరొక భావన ఉంటే మనం చూస్తాము మనకు వర్చువల్ గ్రౌండ్ ఉంటుంది అంటే నా ఇన్వర్టింగ్ టెర్మినల్ గ్రౌండ్ చేయబడితే అది నా ఇన్వర్టింగ్ టెర్మినల్ కూడా గ్రౌండ్ గా పరిగణించబడుతుంది ఇది వాస్తవంగా గ్రౌండ్ గా ఉంది ఇప్పుడు మనం ఈ భావన గురించి ఇప్పుడే చూస్తాము V V 0 కాబట్టి నుండి కిర్చోఫ్ యొక్క వోల్టేజ్ చట్టం మరియు ఓంస్ చట్టం i1 దేనికీ సమానం కాదని మనకు తెలుసు కానిi1Vin-V R1 ఇది ఏమీ కాదు కానీ V లో R 1 V ద్వారా ఇప్పుడు ఇక్కడ V మైనస్ ఎందుకంటే వర్చువల్ యొక్క సహ భావన కారణంగా మీరు చూస్తారు భూమి ఈ టెర్మినల్ భూమిగా పరిగణించబడుతుంది సరే నాకు Ib1 0 ఉంటే అర్ధమయ్యే ఈ సూత్రం నాకు లభిస్తుంది కాని అది లేకపోతే మార్పు ఉంది లేదా అవుట్పుట్ వోల్టేజ్ అవుట్పుట్ వోల్టేజ్ నా Ib1పై ఆధారపడవలసి ఉంటుంది ఎందుకంటే Ib1 అది అవుట్పుట్ వోల్టేజ్ను మారుస్తుంది R2R1 Vin R2Ib1 కాబట్టి ఈ Ib1 R2 ఇక్కడఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ ను సూచిస్తుంది ఒఒకవేళ ఇన్పుట్ కనెక్ట్ చేయకపోతే VI 0 ఐడియల్ గా V 0 అని విశ్లేషించవచ్చు కాని ఇన్పుట్ బయాస్ కరెంట్ కారణంగా నిరూపితమైన వోల్టేజ్ ఫలితాలు వర్తించనప్పుడు కూడా ఇన్పుట్ వర్తించబడదు సరియైనది కాబట్టివిషయం ఏంటంటే నేను ఈ అవుట్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ను ఎలా తగ్గించగలను కాబట్టి మనం చూసేది ఏమిటంటే అవుట్పుట్ వోల్టేజ్ వ్యక్తీకరణ నుండి అవుట్పుట్ వోల్టేజ్ను తగ్గించడానికి ఒక మార్గం చూడబోతున్నాం అది ఫీడ్ బ్యాక్ రెసిస్టన్స్ R2 ను తగ్గించడం ద్వారా అయితే ఫీడ్బ్యాక్ రెసిస్టన్స్ ను తగ్గించడం వల్ల అవసరమైన గైన్ సాధించలేముసరియైనది కాబట్టి Ib1 సున్నా కి దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే Ib1 యొక్క ప్రభావాన్ని మనం పరిగణించవలసి ఉందని మనం అర్థం చేసుకోవాలి అప్పుడు మనకు విలువ ఉంటుంది ఇది మనకు కావలసిన విలువ కాబట్టి మనం ఏమి చేస్తాం అంటే ఈ నిర్దిష్ట సమయంలో మనం ఆగిపోదాం ఇది ఇన్పుట్ బయాస్ కరెంట్ అయితే మరియు తరువాతి మాడ్యూల్ లో ఆపరేషన్ యాంప్లిఫైయర్ యొక్క మరిన్ని అనువర్తనాలు లేదా మరిన్ని లక్షణాలను చూస్తాము అప్పటి వరకు మీరు అందరూ జాగ్రత్త ఒకసారి ఈ ప్రత్యేకమైన మాడ్యూల్లో మరియు తదుపరి మాడ్యూల్లో మనం చూసినవి మళ్ళీ చదవండి మనం చుద్దాం 0 ఇన్పుట్ కరెంట్ వర్చువల్ గ్రౌండ్ అయిన ఆపరేషన్ యాంప్లిఫైయర్ యొక్క ఇతర లక్షణాలను మనం ఎలా అర్థం చేసుకోగలం వర్చువల్ గ్రౌండ్ భావనను ఇక్కడే చర్చించాము సరే కాబట్టి మనం ఈ భావనను తదుపరి మాడ్యూల్లో చూస్తాము కాబట్టి ఈ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ అంటే ఏమిటో మీరు మరింత అర్థం చేసుకోగలుగుతారు వర్చువల్ గ్రౌండ్ ఎలా చిత్రంలోకి వస్తుంది నేను ఈ మధ్యలో అకస్మాత్తుగా కొంచెం గమ్మత్తైన ఒక ఉదాహరణ తీసుకున్నాను ఎందుకంటే మీకు సరిగ్గా పనిచేసే యాంప్లిఫైయర్ ఎలా పనిచేస్తుందో లేదా ఎలా ఉంటుందో మీకు తెలియదు లేదా ఉండకపోవచ్చు ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ పనిచేస్తుంది లేదా వర్చువల్ గ్రౌండ్ చిత్రంలోకి ఎలా వస్తాయి కాబట్టి ఈ భావనలను మనం చూస్తాము ఇన్పుట్ బయాస్ కరెంట్ చాలా ముఖ్యం అని మీకు చెప్పడం ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ చాలా ముఖ్యమైనది ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ చాలా ముఖ్యం ఎందుకంటే ఈ అన్ని విషయాలు మనం ఉపయోగించాలి మరియు మనం తయారు చేయాలి అవుట్పుట్ వోల్టేజ్ అయిన అవుట్పుట్ వోల్టేజ్ సమ తుల్యం మన ఇన్వర్టింగ్ మరియు నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్స్ గ్రౌండ్ అయినప్పుడు 0 గా ఉండాలి అప్పుడు మా ఆప్ ఆంప్ మాత్రమే సమతుల్యమవుతుంది అప్పుడు మనం దానిని మరింత అప్లికేషన్ కోసం ఉపయోగించాలి సరియైనది కాబట్టి మీరు సర్క్యూట్ రూపకల్పన చేసేటప్పుడు మీ ఇన్పుట్ టెర్మినల్స్ గ్రౌండ్ అయినప్పుడు మీరు అవుట్పుట్ వోల్టేజ్ 0 అని నిర్ధారించుకోండి కాబట్టి మేము తరువాతి మాడ్యూల్లో చూస్తాము ఆప్ ఆంప్ యొక్క మరింత పారామితులు అప్పటి వరకు మీరు జాగ్రత్తగా చూసుకోండి నేను మిమ్మల్ని తదుపరి మాడ్యూల్లో చూస్తాను బై